ఉపన్యాసం 25 కు స్వాగతం ఈ వారంలో మనం STM బోర్డుతో వివిధ సెన్సార్లను ఇంటర్ఫేస్ చేస్తాము ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం LM35 ఉష్ణోగ్రత సెన్సార్ను ఇంటర్ఫేసింగ్ చేస్తాము లీనియర్ మోనోలిథిక్ కోసం LM స్టాండ్ మనం ఈ LM35 ఉష్ణోగ్రత సెన్సార్ యొక్క లక్షణాలను పరిశీలిస్తాము మరియు తరువాత ఈ ప్రత్యేకమైన పరికరాన్ని STM బోర్డ్తో ఇంటర్ఫేస్ చేయడానికి ఉపయోగించే కోడ్ను అనుసరించి సర్క్యూట్ రేఖాచిత్రాన్ని పరిశీలిస్తాము మరియు ఈ ప్రయోగం యొక్క ప్రదర్శనను మీకు చూపుతాము మనం LM35 ను STM32 బోర్డ్కు ఇంటర్ఫేస్ చేస్తాము ఎలా క్రమాంకనం చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను ఎందుకంటే ఏదైనా సెన్సార్ పని చేయడానికి కొంత క్రమాంకనం అవసరంఇప్పుడు ప్రోగ్రామ్ కోడ్ ప్రదర్శనను మీకు చూపుతాము ఉష్ణోగ్రత సెన్సింగ్ అంటే ఏమిటి ఉష్ణోగ్రత అనేది భౌతిక పరిమితి సెన్సింగ్ ఉష్ణోగ్రత వివిధ అనువర్తనాల ను కలిగి ఉంది ఇది ఒక శరీరం యొక్క ఉష్ణోగ్రతను కూడా కొలవగలదు ఇది అధునాతన పారిశ్రామిక పరికరాలలో కూడా ఉపయోగించబడుతుంది ఇది రసాయన ఫ్యాక్టరీ లలో ఉపయోగించబడుతుంది ఇక్కడ ఉష్ణోగ్రతను పర్యవేక్షించడానికి ఇది అవసరం మరియు ఆ ఉష్ణోగ్రతను బట్టి కొన్ని పరికరాలను ఆన్ లేదా ఆఫ్ చేయవలసి ఉంటుంది EX వాతావరణ సూచన మొదలైనవి ఉష్ణోగ్రతను ఎలా కొలుస్తామో మీరు ఆలోచిస్తే ఉష్ణోగ్రత సెన్సింగ్ కోసం థర్మామీటర్ మనం ఎక్కువగా ఉపయోగించే పరికరం పాదరసం థర్మామీటర్ లో ఉష్ణోగ్రత మార్పుపై సంకేతాలను ఉత్పత్తి చేయదు గ్రహించిన ఉష్ణోగ్రత అనుగుణంగా అది విస్తరించబడుతుంది లేదా కుదించబడుతుంది దీనితో మార్పుని సూచిస్తుంది ఈ విధంగా పాదరసం థర్మామీటర్ పనిచేస్తుంది మరోవైపు ఒక డిజిటల్ థర్మామీటర్ ఒక చిన్న LCD పై ఉష్ణోగ్రతను ప్రదర్శిస్తుంది LCD అంటే ఏమిటో కూడా చూశాము డిజిటల్ థర్మామీటర్లో ఉష్ణోగ్రత ఒక చిన్న LCD లో ప్రదర్శించబడుతుంది LM35 ఒక లీనియర్ మోనోలిథిక్ టెంపరేచెర్ సెన్సార్ ఇది నేషనల్ సెమీకండక్టర్ అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఇది ఉష్ణోగ్రతకు సరళ నిష్పత్తిలో ఉన్న అవుట్ పుట్ వోల్టేజ్తో కొలిచే ఖచ్చితమైన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉష్ణోగ్రత పరికరం డిగ్రీ సెల్సియస్ లేదా ఫారెన్హీట్ లో ఉష్ణోగ్రత ను కొలుస్తుంది అవుట్ పుట్ వోల్టేజ్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు సరళ అనులోమానుపాతంలో ఉంటుంది మీరు ఈ సరళ లక్షణాల గురించి ఆలోచిస్తే ఉష్ణోగ్రతలో ప్రతి డిగ్రీ సెల్సియస్ పెరుగుదలకు 10 milV మార్పు ఉంటుంది LM35 యొక్క పూర్తి స్థాయి పరిధి 55 0 c నుండి 150 0 c వరకు ఉంటుంది మనం ఈ LM 35 ను ఎలా ఉపయోగిస్తాము LM35 లో ఒక ఫ్లాట్ ఎండ్ ఉంది మరియు తరువాత సగం రౌండ్ ఎండ్ ఉంది ఈ విధంగా ఈ పిన్ నంబర్ 1 అనేది వోల్టేజ్ పిన్ ఇది Vcc కి కనెక్ట్ చేయాలి పిన్ నంబర్ 3 తప్పనిసరిగా భూమికి అనుసంధానించబడి ఉండాలి అవుట్ పుట్ వోల్టేజ్ పిన్ నంబర్ 2 నుండి లభిస్తుంది పిన్ 1 ను Vcc కి కనెక్ట్ చేయాలి పిన్ 3 తప్పనిసరిగా భూమికి అనుసంధానించబడి ఉండాలి మరియు ఈ మధ్య బిందువు నుండి మనం అనలాగ్ ఇన్ పుట్ పోర్టుకు కనెక్ట్ చేస్తాము అనలాగ్ విలువ ను మనం ఎలా చదువుతాము అనలాగ్ విలువను చదవడానికి మొదట మనం LM35 ను భూమికి మరియు Vcc కి కనెక్ట్ చేయాలి మరియు మధ్య టెర్మినల్ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది ఉపయోగించిన ఎంబెడ్ కోడ్ మీరు ఈ హెడర్ ఫైల్ ను చేర్చాలి అప్పుడు మనం అనలాగ్ పిన్ను ను ఇన్పుట్ అనలాగ్ పిన్ గా ప్రారంభించాలి బోర్డు యొక్క A1 పిన్ ఇక్కడ అనలాగ్ పిన్ గా పరిగణించబడుతుంది మనం ఫ్లోట్ వేరియబుల్ p ను తీసుకుంటాము ఎందుకంటే దీనికి 0 నుండి 1 వరకు విలువ ను పరిగణించవచ్చు సెన్సార్ రెడ్ విలువ ను చదువుతుంది ఇది ఈ పోర్ట్ A1 ద్వారా మీరు ప్రింట్ చేయవచ్చు మరియు ఇది pc printf ని ఉపయోగిస్తుంది కాబట్టి ఇవి అనలాగ్ పోర్ట్ A1 నుండి సెన్సార్ విలువను చదవడానికి అవసరమైన కొన్ని కోడ్ పంక్తులు గా అనుకోవచ్చు A0 A2 A3 A4 మరియు A5 వంటి ఇతర అనలాగ్ పోర్టు లు కూడా ఉన్నాయి

ఇప్పుడు మనం క్రమాంకనం ఎలా చేయాలి గది ప్రస్తుత ఉష్ణోగ్రత x అని అనుకుందాం ప్రస్తుత ఉష్ణోగ్రత మీరు ఈ విలువను ఎలా పొందుతున్నారు ఇప్పుడు ఉష్ణోగ్రత మనకు తెలుసు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ అని అనుకుందాము ఈ అనలాగ్ అవుట్పుట్ లో నేను కొంత విలువను పొందుతున్నాను అప్పుడు నేను x విలువను పొందుతుంటే ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది క్రమాంకనం చేయడానికి ఇది ఒక మార్గం ఈ ప్రత్యేక కోడ్ తో మనం ఎలా చేసామో చూద్దాం నేను ఇప్పటికే చెప్పినట్లుగా LM35 అవుట్ పుట్ వోల్టేజ్ ఉష్ణోగ్రతతో సరళం గా పెరుగుతుంది ఉష్ణోగ్రతలో ప్రతి డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుదలకు 10 mV పెరుగుదల ఉంటుంది కాబట్టి k డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుదలకు అవుట్ పుట్ వోల్టేజ్ 10k mV గా ఉంటుంది గరిష్ట ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్ అని అనుకొండి మరియు గరిష్ట అవుట్ పుట్ వోల్టేజ్ 0 5 వోల్ట్ కాబట్టి 10 x 50 mV 500 mV ఇప్పుడు మనం డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉష్ణోగ్రతను ఎలా లెక్కించాలి దీనిని చూద్దాం అనలాగ్ఇన్ క్లాస్ లోని రీడ్ ఫంక్షన్ 0 మరియు 1 మధ్య ఒక భిన్నాన్ని తిరిగి ఇస్తుంది మనం ఇప్పటికే ఒక వోల్టేజ్ 0 5 వోల్ట్ను అనలాగ్ ఇన్ పుట్ పిన్కు నేరుగా అన్వయించవచ్చని నేను ఇంతకు మునుపే చెప్పాను ఆపై ప్రోగ్రామ్ గణించిన విలువను కొలుస్తాము గణించిన విలువ P max అని అనుకుందాం దీని అర్థం 0 5 వోల్ట్ కోసం మనం పొందుతున్న విలువ P max తెలియని ఉష్ణోగ్రత కోసం గణించిన విలువ P అయితే ఉష్ణోగ్రత విలువను 50 P max P గా లెక్కించవచ్చు మనం ఉపయోగించినది కంప్యూటింగ్ కి ప్రత్యామ్నాయ మార్గం అని చూపిస్తాను గది ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ అని అనుకుందాం ఆ వోల్టేజ్ అవుట్ పుట్ నుండి మనం ఏ విలువను పొందుతున్నామో కూడా చూస్తాము గది ఉష్ణోగ్రత 20 0 c అని అనుకుందాం మనం ఇప్పటికే కూల్టెర్మ్ గురించి చర్చించాము మనం విలువను 0 06 గా కనుగొన్నాము కాబట్టి ప్రాథమికంగా అది 0 06 అయితే ఉష్ణోగ్రత 20 0 c మనం P విలువను స్వీకరిస్తే అప్పుడు ఉష్ణోగ్రత 20 0 06 P అవుతుంది కాబట్టి దీనిని మనం ఇంతకుముందు ఆ నిర్దిష్ట సమయంలో పొందుతున్న గది యొక్క ప్రస్తుత ఉష్ణోగ్రతను ఉపయోగించి లెక్కించాము ప్రయోగాన్ని పరిశీలిద్దాం నేను LM35 గురించి చర్చించాను మనం LM35 ను STM తో ఎలా కనెక్ట్ చేస్తాము మరియు కొన్ని పోర్ట్ నుండి అనలాగ్ విలువను ఎలా చదువుతాము మరియు మనం ఎలా క్రమాంకనం చేస్తాము ఇప్పుడు పర్యావరణ ఉష్ణోగ్రతను గ్రహించి ఎల్సిడి డిస్ప్లే యూనిట్ లో సెంటీగ్రేడ్ స్కేల్లో ప్రదర్శించడానికి మనం STM న్యూక్లియో F 401 R కిట్ మరియు LM 35 ఉష్ణోగ్రత సెన్సార్ ఉపయోగించి ఉష్ణోగ్రత సెన్సింగ్ యూనిట్ ను డిజైన్ చేస్తాము ఇక్కడ LM35 నుండి అనలాగ్ అవుట్ పుట్ వోల్టేజ్ STM బోర్డు యొక్క పిన్ A1 కి అనుసంధానించబడి ఉంది ఇప్పుడు సర్క్యూట్ రేఖాచిత్రాన్ని పరిశీలిద్దాం మనం ప్రాథమికంగా ఇక్కడ D8 నుండి D13 వరకు LCD డిస్ప్లే యొక్క వివిధ పిన్లకు కనెక్ట్ చేస్తున్నాము మనం చేయబోయేది ఏమిటంటే మనం A1 ను పిన్ చేయడానికి ఈ LM35 VCC అవుట్పుట్ను కనెక్ట్ చేస్తున్నాము ఇదంతా కనెక్షన్ గురించి కనెక్షన్ యొక్క ఈ భాగం ని మనం ఇంతకుముందు చర్చించాము ఇక్కడ ఇది ఉష్ణోగ్రతను గ్రహిస్తుంది ఇది క్రమాంకనం చేస్తుంది మరియు ఈ LCD లో ఉష్ణోగ్రత ను ప్రదర్శిస్తుంది మనం దీనిని ఉదాహరణతో ప్రదర్శిస్తాము కాని దీని కంటే ముందు సర్క్యూట్ చేసిన తర్వాత అమలు చేయవలసిన కోడ్ ను మీకు చూపిస్తాను ఇది ఎంబెడ్ ప్రోగ్రామ్ కోడ్ మనకు తెలుసుఇక్కడ మనం టెక్స్ట్ LCD స్క్రోల్ ను ఉపయోగించాలి ఇది మనం చేసే సీరియల్ కమ్యూనికేషన్ ఇందు కోసం మనం ఇక్కడ సీరియల్ USBTX RX ను ఉపయోగిస్తాము మనం ఇప్పటికే చర్చించిన ఈ హైపర్ టెర్మినల్ లో దేనినైనా ప్రదర్శించగలము ఇది సెన్సార్ పేరుతో అనలాగ్ ఇన్ పుట్ విలువ మనం పోర్ట్ A1 ద్వారా చదువుతున్నాము మరియు క్రమాంకనం తరువాత మనకు ఈ విలువ లభిస్తుంది విలువ 297 మనం ఇక్కడ టెక్స్ట్ బఫర్ తీసుకుంటాము మరియు మనం 0 వ లైన్ ని "టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెంటీగ్రేడ్" కి సెట్ చేస్తున్నాము అయితే లూప్లో మనం మొదట సెన్సార్ రెడ్ ని ఉపయోగించి విలువను చదువుతున్నాము ఆపై మనం ప్రాథమికంగా D8 నుండి D13 వరకు LCD డిస్ప్లే యొక్క వివిధ పిన్లకు కనెక్ట్ చేస్తున్నాము ఇది విలువ p val ను లెక్కిస్తుంది p అనేది మనం ఈ విలువ ను 297 తో గుణిస్తున్నాము మరియు మనం దానిని ఈ బఫర్లో నిల్వ చేస్తున్నాము మరియు చివరకు మనం దానిని తదుపరి పంక్తి లో ప్రదర్శిస్తున్నాము మనం 1 సెకను కోసం ఎదురు చూస్తున్నాము మరియు మళ్ళీ మనం అదే పనిని పదేపదే చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు నేను ఇప్పటికే మొత్తం కోడ్ గురించి చర్చించాను దానిని ఎలా ఇంటర్ఫేస్ చేయాలి మరియు ఇప్పుడు ఈ ప్రదర్శనను మీకు చూపిస్తాను ప్రత్యేకమైన కోడ్ ఇక్కడ మనం ఈ LM35 ను STM తో ఇంటర్ఫేస్ చేస్తాము మరియు LCD లో ఉష్ణోగ్రతను ప్రదర్శిస్తుంది నేను LM35 ను ST మైక్రో ఎలెక్ట్రానిక్స్ పోర్టు తో అనుసంధానిస్తాను ఆపై నేను ప్రస్తుత ఉష్ణోగ్రత ను ప్రదర్శిస్తాను ఈ గది ప్రస్తుత ఉష్ణోగ్రత ఎంత షిల్లాంగ్లో ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉందని నేను మీకు చెప్తాను బయటి ఉష్ణోగ్రత ప్రస్తుతం 17 డిగ్రీలు కాబట్టి మన సెన్సింగ్ యూనిట్లో ఇక్కడ ఏమి రాబోతుందో చూద్దాం ఇది ఉష్ణోగ్రత సెన్సార్ ఈ ఉష్ణోగ్రత సెన్సార్ LM35 Temp sensor దీని ఎడమ ఫ్లాట్ యొక్క ఫ్లాట్ ఎండ్ 5 వోల్ట్ విసిసి కి కనెక్ట్ చేయాలి ఈ LM 35 యొక్క కుడి చివర గ్రౌండ్ కి అనుసంధానించబడుతుంది మరియు మధ్య స్థానం నుండి అనలాగ్ పోర్ట్ A1 కి అనుసంధానించబడుతుంది ఈ అనలాగ్ పోర్ట్ అంతర్గతంగా AD కన్వర్టర్ కు అనుసంధానించబడి ఉంది కూల్టెర్మ్ వంటి ఏదైనా సీరియల్ కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి మీరు డిజిటల్ విలువ ను చూడవచ్చు ఇప్పుడు నేను కనెక్షన్ చేస్తాను మనం ఇప్పటికే క్రమాంకనం చేసాము కాబట్టి LM35 అయిన ఈ ప్రత్యేక సెన్సార్ లో వోల్టేజ్లో 10 మిల్లీవోల్ట్ మార్పు ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ మార్పుకు సమానం అని మీకు ఇప్పటికే తెలుసు మనం తదనుగుణంగా క్రమాంకనం చేసాము మరియు ఇప్పుడు నేను కోడ్ను డంప్ చేస్తాను ఇది ఈ ప్రత్యేక గది యొక్క ప్రస్తుత ఉష్ణోగ్రతను ప్రదర్శిస్తుంది కాబట్టి దాన్ని కనెక్ట్ చేద్దాం ఇది చూపిస్తున్న ఉష్ణోగ్రత మీరు దీన్ని చూడవచ్చు డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉష్ణోగ్రత 18 20 19 ఇది కొద్దిగా ఒడిదుడుకులుగా ఉంటుంది నేను ఉష్ణోగ్రతను కొంచెం పెంచుతాను మరియు విలువ ఏమిటో చూద్దాం ఇది 21 60 గా మారిందని మీరు చూడవచ్చు మీరు ఈ ప్రత్యేకమైన సెన్సార్ ఫై కొంచెం రుద్దినట్లయితే విలువ మారుతుంది లేదా ఉష్ణోగ్రతలో మార్పును చూడటానికి మీరు దాని ముందు కొద్దిగా గాలి ఊది కూడా చూడవచ్చు ఇది LM35 తో ఒక సాధారణ ప్రయోగం ఇక్కడ అది ఉష్ణోగ్రతను చదువుతుంది మరియు ప్రదర్శిస్తుంది LM35 తో కనెక్షన్ చాలా సరళంగా ఉందని మీరు చూడవచ్చు ఇక్కడ విషయం ఏమిటి అంటే మీకు ఈ క్రమాంకనం చాలా అవసరం క్రమాంకనం దశ అనేది ముఖ్యమైనది ఈ క్రమాంకనం దశలో మీరు సెన్సార్ యొక్క ప్రస్తుత విలువను ఏమి ఇస్తున్నారో అది చదవాలి మరియు మీరు కూల్టెర్మ్ లో ఆ విలువకు సంబంధించి ఈ ప్రత్యేక గది యొక్క ప్రస్తుత ఉష్ణోగ్రత ఏమిటి మరియు దీని ప్రకారం ఈ ప్రత్యేక దృష్టాంతాన్ని చేర్చడానికి మీరు మీ కోడ్ను మార్చవచ్చు LM35 కు అనేక ఇతర అనువర్తనాలు ఉన్నాయి మీకు ఒక విషయం నే చూపించాము మీరు దీన్ని ఇతర ప్రయోగాలకు చేయవచ్చుమరియు చేర్చవచ్చు Thank you ధన్యవాదాలు